మేము తదుపరి షెడ్యూల్ యొక్క మరొక ముఖ్యమైన ప్రాపర్టీ కి వెళ్తాము ఇది రికావెరాబిలిటి ఇప్పుడు మనం సీరియలైజేబిలిటీలో లేదా సంఘర్షణ సీరియలిజబిలిటీ లో మరియు వీక్షణ సీరియలిబిలిటీలో చదువుతున్నది ఏమిటంటే అవి ఒకదానికొకటి సమానమైనవి షెడ్యూల్లోని ట్రాన్సాక్షన్లు అన్ని సరైనవని అనుకోండి అంటే అన్ని ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి ప్రాసెస్ చేయబడ్డాయి ఇప్పుడుచాలా ట్రాన్సాక్షన్స్ లో ఏమి జరుగుతుంది ఆర్డర్ ట్రాన్సాక్షన్ మొదలైనవి నిలిపివేయి బడవచ్చు ట్రాన్సాక్షన్ తిరిగి పొందగలదా లేదా అది పునరుద్ధరణ అధ్యయనం కాబట్టి తప్పనిసరిగా సీరియలిజబిలిటీ అధ్యయనంలో కమిట్స్ మరియు అబార్ట్స్ మరియు వాటి క్రమం మేము పరిగణనలోకి తీసుకోము మరింత ముఖ్యంగా ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ కమిట్స్ మరియు ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ అబార్ట్ అవుతుందో మొదలగునవి మేము తదుపరి అధ్యయనానికి వెళ్తున్నాము ఇది షెడ్యూల్లను తిరిగి పొందడం ఇక్కడ ట్రాన్సక్షన్లో కమిట్స్ మరియు అబార్ట్ల క్రమం ముఖ్యమైనవి ఇప్పుడు మొదటి విషయం ఏమిటంటే ఇది పునరుద్ధరించబడిన షెడ్యూల్ అని పిలవబడేది కొన్ని షరతులు జరిగితే షెడ్యూల్ను తిరిగి పొందవచ్చు ఇది పునరుద్ధరించదగిన షెడ్యూల్ ముఖ్యంగా నిర్వచనం క్రింది విధంగా ఉంటుంది షెడ్యూల్లో ట్రాన్సాక్షన్ అనుకుందాం ఒక డేటా ఐటమ్ x చదువుతుందని గతంలో కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ ద్వారా వ్రాయబడింది ఇది అదే కోర్సు యొక్క షెడ్యూల్లో భాగం ఇప్పుడు ఇది కలిగి ఉంటే అది జరగాలి ఒకవేళ ఎవరైనా ఇది కలిగి ఉంటే రెండవ షరతు తప్పనిసరిగా కలిగి ఉండాలి కమిట్ చేయడానికి ముందు కట్టుబడి ఉండాలి కాబట్టి ఇది జరిగితే రెండవ షరతు ఏమిటంటే కమిట్ చేయడానికి ముందు కట్టుబడి ఉంటుంది ఇప్పుడు అది ఎందుకు ఏ కారణంగా జరిగినదో మనం చూడవచ్చు దీనికి కారణం ఏమిటంటే ఉత్పత్తి చేసినదాన్ని చదివింది ఇప్పుడు నిజంగా కమిట్ ఐతే ఏమి రాసిందో అది సరైనదేనని దీని అర్థం చదవడం సరైనది కాకపోవచ్చు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది అనుకుందాం ఇప్పుడు నిలిపివేయబడిందని ఇప్పుడు అబార్ట్స్ అంటే అర్థం ఏమిటంటే ఏదైతే రాసిందో అది రోల్ బ్యాక్ మరియు రద్దు చేయడం అవసరం దీని అర్థం ఏమిటంటే ఏదైతే విలువ రాసిందో అది చదివింది ఇది కూడా తప్పు ఎందుకంటే ఇది దీన్ని చదవకూడదు ఎందుకంటే అది రద్దు చేయబడింది కాబట్టి ఇది ఇప్పటికే కట్టుబడి ఉంటే అది సమస్యలో ఉంది ఎందుకంటే ఇప్పుడు అది చదివినది తప్పుడు విలువతో కమిట్ కాబడి ఉంది అందుకే ఇది అనుమతించబడదు మరియు అందుకే షెడ్యూల్ను రికవరబుల్ అంటారు ఒకవేళ ఒకవేళ కన్నా ముందు కమిట్ అవుతుంది మొదటి షరతు జరిగితే ఇప్పుడు మనం నేరుగా ఒక ఉదాహరణకి వెళ్దాం మరియు మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో చూద్దాం మా షెడ్యూల్ క్రింది విధంగా ఉందనుకోండి అప్పుడు a ఉంది తరువాత a ఉంది ట్రాన్సాక్షన్ 2 చదివిన తర్వాత ఆపై ట్రాన్సాక్షన్ 1 ఇతర డేటా అంశాన్ని చదివిందని అనుకుందాం ఇప్పుడు తప్పనిసరిగా ఏమి జరుగుతుందో మీరే చూస్తారు ట్రాన్సాక్షన్ 1 రాసిన a ని ట్రాన్సాక్షన్ 2 చదువుతుంది ఇప్పుడు ఆ సందర్భంలో నియమం ఏమి చెబుతుంది అంటే కమిట్ కన్నా ముందు తప్పనిసరిగా కమిట్ కావాలి ఇప్పుడు ఏమి జరుగుతుందో అనుకుందాం నేను ఈ విషయాన్ని పరిచయం చేస్తాను దీని తర్వాత ఒక నిబద్ధత ఉందని అనుకుందాం ఇప్పుడు ఈ షెడ్యూల్ తిరిగి పొందవచ్చా లేదా అన్నది ప్రశ్న ఇది తిరిగి పొందలేనిది ఇక్కడ కట్టుబడి ఉందని నేను ఊహిస్తున్నాను మరియు అప్పుడు ఇక్కడ కట్టుబడి ఉంది ఇది రికవరీ కాదు ఎందుకంటే చేసే ముందు కమిట్ చేయకూడదు కారణం ఇది కూడా కమిట్ కాదు అనుకుందాం కానీ అది అబార్ట్ అప్పుడు ఈ విలువలు కి ఏమి జరుగుతుంది అంటే ఉత్పత్తి చేయబడినది తప్పు దీని అర్థం నుంచి జరిగింది కూడా తప్పుఅయితే ఇది ఇప్పటికే కట్టుబడి ఉంది సిస్టమ్ ఇక్కడకు చేరుకునే సమయానికి ఇది నిలిపివేయబడింది అది ఇప్పటికే కట్టుబడి ఉంది కమిట్ అంటే అర్థం మీరు మన్నిక యొక్క ప్రాపర్టీ ని గుర్తుంచుకుంటే ఒక ట్రాన్సక్షన్ కి పాల్పడినప్పుడునేను దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉంటే ఇప్పుడు నేను చేయబోయే ప్రతిదీ తుది మరియు సరియైనది కానీ అదే సమస్య కాబట్టి ఇది పునరుద్ధరించబడదు ఈ షెడ్యూల్ తిరిగి పొందబడదు ఇప్పుడు దాన్ని తిరిగి పొందగలిగేలా చేయడానికి ఏమి చేయాలి అదే జరిగితే అప్పుడు ఇదే షెడ్యూల్ అయితే మొదలైనవి అది ఏమి చేయాలి ట్రాన్సాక్షన్ 1 ముందుగా కట్టుబడి ఉండాలి ఆపై ట్రాన్సాక్షన్ 2 కట్టుబడి ఉంటుంది కాబట్టి ఈ కట్టుబాట్ల క్రమం చాలా ముఖ్యం కాబట్టి ఈ రికవరబిలిటీని అధ్యయనం చేయడానికి ఈ ఆర్డర్కి కమిట్ మరియు అబార్ట్ చేయడానికి కారణం గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము ఎందుకంటే షెడ్యూల్ తిరిగి పొందవచ్చు లేదా తిరిగి పొందలేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు పని చేయడానికి కారణం ఇది మునుపటి కేసులాగే ఒక విధంగా ఈ కమిట్ నిజం కాదు కానీ వాస్తవానికి ఇది నిలిపివేస్తుంది ఇప్పుడు ఇది నిలిపివేస్తే అంటే ఉత్పత్తి చేయబడిన ఈ విలువ తప్పు అంటే ఇది కూడా తప్పు అయ్యి ఉండాలి ఇది మంచిది ఎందుకంటే అప్పుడు ట్రాన్సాక్షన్ 2 అప్పుడు నిలిపివేయవచ్చు కట్టుబడి ఉండటానికి బదులుగా అది తప్పు విలువ చదివినందున అది కూడా నిలిపివేయవచ్చు అప్పుడు షెడ్యూల్ యొక్క పునరుద్ధరణకు సంబంధించి సమస్య లేదు బాగున్నట్లు అనిపించే అన్నింటినీ తిరిగి పొందవచ్చు కానీ అది ఒక సమస్య లోకి వెళ్ళింది దీనిని క్యాస్కేడింగ్ రోల్ బాక్స్ అంటారు మార్గం ద్వారా ఈ రోల్బ్యాక్ తప్పనిసరిగా చేయకుడిన ఆపరేషన్ మొదలైనవి కాబట్టి అబార్ట్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా వెనక్కి వస్తుంది అంటే అది అన్ని విలువలను రద్దు చేస్తుంది మరియు పాత విలువలను వ్రాస్తుంది మొదలైనవి అది పోగు చేయడం ఇప్పుడు సమస్య ఏమిటంటే ట్రాన్సాక్షన్ ని తిరిగి పొందగలిగినప్పటికీ మునుపటి ఉదాహరణలో మనం చూసినట్లుగా రోల్బ్యాక్ సిరీస్ ఉండవచ్చు ట్రాన్సాక్షన్ 1 ద్వారా అబార్ట్ జరిగితే ఇది ట్రాన్సాక్షన్ 2 ద్వారా మరొక అబార్ట్కు దారితీస్తుంది సాధారణ అర్థంలో ఇది ట్రాన్సాక్షన్ 3 ద్వారా మరొక అబార్ట్కి దారితీయవచ్చు మరియు ఇవన్నీ చాలా ట్రాన్సాక్షన్లు ఉండవచ్చు ఒక ట్రాన్సాక్షన్ నిలిపివేయబడి నందున లేదా ఒక ట్రాన్సాక్షన్ రోల్బ్యాక్ కాబట్టి ఇది క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల శ్రేణి కాబట్టి ట్రాన్సాక్షన్ ని తిరిగి పొందగలిగినప్పటికీ ఆ సమస్య ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు పాయింట్ని కొంచెం మెరుగ్గా హైలైట్ చేయడానికి మరియు ఒక ఉదాహరణ ఇవ్వండి ఇది షెడ్యూల్ అని అనుకుందాం అప్పుడు ఒక ఉంది అప్పుడు ఒక ఉంది అప్పుడు ఒక ఉంది అప్పుడు ఒక ఉంది అప్పుడు ఒక ఉంది మొదలైనవి ఇప్పుడు మేము చెప్పినట్లు దాన్ని తిరిగి పొందగలిగేలా చేయడానికి అది జరగాలి మొదట తర్వాత తర్వాత కానీ ఏదో ఒక విధంగా అబార్ట్ చేయాలని నిర్ణయించుకుంటే కొంత సమస్య ఉంది ఇప్పుడు ఒకవేళ అబార్ట్ ఐతే కూడా తప్పనిసరిగా అబార్ట్ అవ్వాలి అంటే ఇది అబార్ట్ అవ్వాలి ఎందుకంటే ఇది అబార్ట్ చేయబడింది మరియు అది కూడా అబార్ట్ అవ్వాలి అదే విషయం దీని అర్థం ని అబార్ట్ చేయడానికి మరియు తరువాత ని అబార్ట్ చేయడానికి దారితీస్తుంది కాబట్టి abortion మరియు c నిబద్ధత కోసం నిలుస్తుంది కమిట్ మరియు అబార్ట్ అనేది c మరియు a కనుక ఇది రోల్బ్యాక్ సిరీస్ కాబట్టి తిరిగి పొందగలిగే షెడ్యూల్లతో సమస్య ఏమిటంటే సరైన అర్థంలో ఇది బాగానే ఉన్నప్పటికీ అది చాలా పనిని రద్దు చేయడానికి దారితీస్తుంది కోలుకోవడానికి చాలా సమయం ఉండవచ్చు ఎందుకంటే చాలా అబార్ట్లు పూర్తయ్యాయి మరియు డేటాబేస్ కోలుకోవడానికి షెడ్యూల్ కోసం చాలా సమయం పడుతుంది ఆ ప్రదేశంలో వచ్చే తదుపరి కాన్సెప్ట్ క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ భావన క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల సమస్యను నివారించడానికి తదుపరి క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ని మేము నిర్వచించాము ముఖ్యంగా క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు తొలగించబడతాయి క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు లేవు షెడ్యూల్ క్యాస్కేడ్ లేనిది అయితే అంటే క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు ఉండకూడదు మరియు క్రిందిది మరింత అధికారిక నిర్వచనం ట్రాన్సాక్షన్ x ని చదివితే ఇది గతంలో ట్రాన్సాక్షన్ ద్వారా వ్రాయబడింది అప్పుడు చదవడానికి ముందుగానే ట్రాన్సాక్షన్ జరుగుతుంది నిర్వచనాన్ని గమనించండి రికవరీ షెడ్యూల్ నుండి నిర్వచనం యొక్క వ్యత్యాసాన్ని గమనించండి పునరుద్ధరించదగిన షెడ్యూల్లో మొదటి షరతు అదే కాబట్టి వ్రాసినది ఏదైనా చదివినట్లయితే కమిట్ కన్నా ముందే కట్టుబడి ఉండాలి ఇది రికవరీ చేయదగిన షెడ్యూల్ ఈ కొత్త క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ లో చదవక ముందే కట్టుబడి ఉండాలి ఇప్పుడుఇది ఎందుకు తయారు చేయబడుతుంది అనే అంతర్ దృష్టి చాలా స్పష్టంగా ఉండాలి కాబట్టి అంతర్దృష్టి క్రిందిది గా ఉంటే చదవడానికి ముందు కట్టుబడి ఉంటే కనుక విజయవంతమైతే అంటే చదివినది సరియైనది చదవడానికి ఎటువంటి సమస్య లేదు ఒకవేళ అది తప్పు అయితే మరియు అది నిలిపివేయబడింది ఏ ఆపరేషన్ను వృధా చేయలేదని నుండి కూడా ఏది చదవలేదు అని వాదించవచ్చు స్వయంచాలకంగా అబార్ట్ చేయవలసిన అవసరం లేదు ఇది ఏమీ చేయలేదు ఎందుకంటే ఇది పై ఆధారపడి ఉంటుంది అది అందుకే యొక్క క్యాస్కేడింగ్ రోల్ బ్యాక్ తొలగిస్తుంది ఉంది రోల్స్ బ్యాక్ మరియు ఆ క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ యొక్క నిర్వచనం కాబట్టి ఇక్కడ ఉదాహరణ ఉంది మరోసారి మనం చేసిన అదే ఉదాహరణను మనం అనుసరిస్తాము అది అప్పుడు అక్కడ ఒక మరియు ఉంది ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే ఈ అబార్ట్ జరిగితే ఈ కమిట్ను కూడా అబార్ట్గా మార్చాలి అందుకే దీనిని తిరిగి పొందవచ్చు కానీ క్యాస్కేడ్లెస్ కాదు ఇప్పుడు అది క్యాస్కేడ్లెస్ చేయడానికి ఏది కావాలి అనేది క్రింద ఉంది అది అప్పుడు ఆ ముందు ఉండకూడదు ట్రాన్సాక్షన్ 1 తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి కానీ ట్రాన్సాక్షన్ 1 కట్టుబడి ఉండాలంటే అది ఈ ఆపరేషన్ని పూర్తి చేయాలి కాబట్టి అప్పుడు ట్రాన్సాక్షన్1 కి కట్టుబడి ఉంటుంది ఆపై ట్రాన్సాక్షన్ 2 అది చేయాలనుకున్నది చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఈ పఠనం ఈ రాత పై ఆధారపడి ఉంటుంది ఈ పఠనం జరగడానికి ముందు ఈ నిబద్ధత జరగాలి ఇప్పుడు దీనిలో మంచి విషయం ఏమిటంటే ఇది నిలిపి వేసినప్పటికీ ట్రాన్సాక్షన్ 2 అస్సలు ఏమీ చేయలేదు ఇది కేవలం ప్రారంభం కాదు లేదా అది రద్దు చేయాల్సిన అవసరం లేదు అబార్టింగ్ లేదా కమిట్ అనే ప్రశ్న తలెత్తదు ఎందుకంటే ఇది అస్సలు ఏమీ చేయడం మొదలు పెట్టలేదు ఇది మొదటి ఉదాహరణ కాదు ఇది క్యాస్కేడ్లెస్ కాదు కానీ రికవరీ చేయదగినది కానీ ఈ క్యాస్కేడ్లెస్ మరియు రికవరీ చేయదగినది ముఖ్యంగా ఆలోచన ఏమిటంటే పూర్తి చేసిన ట్రాన్సాక్షన్ ని తిరిగి పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూర్తి కాలేదు ఇది తిరిగి వెనక్కి వెళ్లవలసిన అవసరం లేదు పూర్తి చేసిన ట్రాన్సాక్షన్ ఏదీ వెనక్కి వెళ్లదు అది ఈ క్యాస్కేడ్ లెస్ షెడ్యూల్ల ప్రభావం కాబట్టి అది క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ల నిర్వచనం మరియు ప్రాపర్టీ ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే సీరియలైజేషన్ మరియు సంఘర్షణ సీరియలిజబిలిటీ వంటి క్యాస్కేడ్లెస్ రికవబుల్ మధ్య కనెక్షన్ ఉంది క్యాస్కేడ్లెస్ మరియు రికవరీ చేయడం మధ్య మళ్లీ కనెక్షన్ ఉంది మేము ఉదాహరణలో చూసినట్లుగా మొదటి ఉదాహరణ తిరిగి పొందవచ్చు కానీ అది క్యాస్కేడ్లెస్ కాదు మరియు రెండవ ఉదాహరణ క్యాస్కేడ్లెస్ మరియు మీరు గమనించినట్లయితే అది కూడా తిరిగి పొందవచ్చు ఇప్పుడు ఇది ప్రమాదం కాదు ప్రతి క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ తప్పనిసరిగా రికవరీ చేయదగినది మేము ఈ క్రింది పద్ధతిలో వాస్తవంగా ఉంచవచ్చు ఇప్పుడు ఇది మళ్ళీ దీనిని మనం చూడగలిగే అంతర్ దృష్టి నుండి రెండు విధాలుగా చూపించవచ్చు అంతే కాకుండా దీనిని నిర్వచనం నుండి కూడా సులభంగా నిరూపించవచ్చు ఇప్పుడు క్యాస్కేడ్లెస్ యొక్క నిర్వచనం ఏమిటంటే కమిట్ చేయడానికి ముందు చదవలేదు అంటే సాధారణంగా ని కమిట్ చేయలేము ఎందుకంటే కి రీడింగ్ ఆపరేషన్ ఉన్నందున కమిట్ అనేది ట్రాన్సాక్షన్ యొక్క చివరి ఆపరేషన్ కాబట్టి ఒకవేళ కమిట్ తర్వాత చదివితే సాధారణంగా అది అంటే కమిట్ తర్వాత కమిట్ అవుతుంది అది ఏంటి అంటే ప్రతి క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ తప్పనిసరిగా తిరిగి పొందవచ్చు కానీ అది మరొక ఇతర మార్గం కాదు ఎందుకు మరొక ఇతర మార్గం మరియు మేము ఒక ఉదాహరణ ఈ క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ వరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ అన్ని సరైనవిగా ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా కొద్దిగా సమస్య వదిలి ఉంది ఇప్పటికీ క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ తర్వాత కూడా రాయడం మిగిలి ఉంది కాబట్టి వ్రాయడం వ్రాయడం యొక్క సమస్య ట్రాన్సాక్షన్ తర్వాత అనే అర్థంలో ఉంటుంది క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ మొదలైనవి ట్రాన్సాక్షన్ ఏమి రాసిందో చదివి చెబుతుంది ఇప్పుడు అంటే ట్రాన్సాక్షన్ ల రచన గురించి ఏమీ చెప్పలేదు అదే డేటా అంశం రాసిందని అనుకుందాం రాసింది అది ఏమి అది చదవదు కానీ అది కేవలం అదే వ్రాస్తుంది ఆ తర్వాత అది నిబద్ధత జరగడానికి ముందే కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు అది కూడా తప్పు ఎందుకంటే ఇది వ్రాయడం ముందు కాదు తర్వాత వ్రాయడం అనే సమస్య రికవబుల్ మరియు క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ ద్వారా ఏమాత్రం చర్చించబడదు తదుపరి నిర్వచనం కఠినమైన షెడ్యూల్ ఇది ఈ పరిస్థితిని వ్రాయడంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది మొదట దీని నిర్వచనాన్ని చూద్దాం ముఖ్యంగా ఇది ఒకే రకమైనది చదివినా లేదా వ్రాసినా ఇక్కడ మార్పు ఇది x ని చదివిన లేదా వ్రాసిన ఇది గతంలో వ్రాసినది అప్పుడు ఈ ఏదైనా చదవడం లేదా రాయడం అనే ఆపరేషన్ జరగడానికి ముందు కమిట్ జరగాలి కాబట్టి చదవడానికి లేదా రాయడానికి ముందు ఇది చదవడం మాత్రమే కాదు వ్రాయడం గురించి కూడా అందుకే ఇది వ్రాతలను చేర్చడానికి క్యాస్కేడ్లెస్ యొక్క నిర్వచనాన్ని పెంచుతుంది అందుకే ఇది క్యాస్కేడ్లెస్ కంటే ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి వెళ్దాం ఉంది అనుకుందాం అప్పుడు అప్పుడు ఒక ఉంది అప్పుడు అది ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇది ద్వారా కట్టుబడి ఉంటుంది మరియు ఈ భాగం వరకు కి కట్టుబడి ఉంది ఇప్పుడు ఇది కఠినమైనది కాదు ఎందుకంటే ఇది అదే డేటా ఐటెమ్ x పై రాయడానికి ముందు జరుగుతుంది ఇది కఠినమైనది కాదు ఇది కాస్కేడ్ లెస్ అయినప్పటికీ ఇది కఠినమైనది కాదు ఈ పని ఇంతకు ముందు జరగాలి ఇప్పుడు దానిని కఠినంగా చేయడానికి ఈ క్రింది పనులు చేయాలి ఇది అప్పుడు అది అప్పుడు కట్టుబడి మరియు తరువాత ఇది మరియు ఇది కఠినమైనది ఇప్పుడు ప్రశ్న కఠినమైన మరియు క్యాస్కేడ్ల మధ్య కనెక్షన్ గురించి ప్రతి కఠినమైన షెడ్యూల్ క్యాస్కేడ్లెస్ అని మళ్లీ సులభంగా చెప్పవచ్చు కానీ కారణం వాస్తవానికి దీనికి విరుద్ధంగా కాదు ఇది క్యాస్కేడ్లెస్ అని చూపించడానికి ఇది ఉదాహరణ కానీ కఠినమైనది కాదు లేకపోతే దీనిని నిర్వచనం నుండి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అనేది నుంచి చదివినప్పుడు లేదా వ్రాసేటప్పుడు మరియు ఇది చదవడానికి లేదా రాయడానికి ముందు కట్టుబడి ఉండాలి అని కఠినంగా వాదిస్తారు మీరు ఇప్పుడే చదివితే చదివే లేదా రాసే వాటిని అది చదివిన వాటిని దాచి ఉంచింది అంటే దీని అర్థం ప్రతి కఠినమైన షెడ్యూల్ దీనిని ఖచ్చితంగా నిర్వహిస్తుంది క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందో అని ఇది వాస్తవానికి క్యాస్కేడ్లెస్ కానీ ఇతర మార్గం కాదు ఎందుకంటే మొదటి ఉదాహరణ వాస్తవానికి దానిని చూపిస్తుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ ప్రశ్న ఎందుకు కఠినమైనది అనేది ముఖ్యం నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ వ్రాత గురించి మనం ఎందుకు బాధపడతాము మరియు ముందు ఏమి జరుగుతుందో ఈ షెడ్యూల్లో సమస్య ఏమిటి నా ఉద్దేశ్యం ఇది కఠినమైనది కాదు ఇది మేము చెప్పేది సమస్య ఏమిటి ఇది మునుపటి సమస్యే కాబట్టి సీరియలైజేషన్ వీక్షణలో మనం చూసినట్లుగా అదే సమస్య ఇప్పుడు గుడ్డిగా వ్రాయండం అంటే బహుశా వేరే విలువను చదివి ఉండవచ్చు మరియు ట్రాన్సాక్షన్ 1 స్వయంగా నిలిపివేస్తే అది సరైనది కాకపోవచ్చు ట్రాన్సాక్షన్ 2 కేవలం గుడ్డిగా వ్రాస్తుంది మరియు తరువాత విజయవంతంగా కమిట్లకు విజయవంతం గా వెళుతుంది అది జరగకూడదు మళ్లీ ఇది పూర్తయిన ట్రాన్సాక్షన్ ఇది కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ లపై ఆధారపడే ముందు అనుమతించబడుతుంది కాబట్టి తప్పనిసరిగా వారు జాగ్రత్త తీసుకోకపోతే ఇది వ్రాయడం పై వివాదం ఈ విధంగా రాయడానికి తదుపరి రాయడం పై వివాదం యొక్క శ్రద్ధ వహించడానికి జాగ్రత్త తీసుకోకపోతే తర్వాత వివాదం తర్వాత అది జరిగే ఉండాలి విజయవంతంగా పూర్తి చేసే వరకు వేచి ఉండాలి అంటే ట్రాన్సాక్షన్ 1 కమిట్ కోసం వేచి ఉండాలి అదే పెద్ద విషయం అందుకే ఇది కఠినమైనది ఇప్పుడు కథను పూర్తి చేయడానికి చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి సీరియల్ షెడ్యూల్ సీరియల్ షెడ్యూల్ అంటే ఏమిటి మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి ఇది ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అప్పుడు పూర్తిగా కట్టుబడి ఉంటుంది ఆపై తదుపరి ట్రాన్సాక్షన్ ప్రారంభమవుతుంది మరియు తరువాత పూర్తిగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇది అనుసరించే ప్రతి సీరియల్ షెడ్యూల్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ 2 ఏదైనా చేసే ముందు అదే డేటా ఐటెమ్ మొదలైనవి రాస్తూ చదివినా ట్రాన్సాక్షన్ 1 కట్టుబడి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కఠినమైనది అంటే ఇది క్యాస్కేడ్లెస్ మరియు రికవరీ చేయదగినది ఇక్కడ ఆలోచించడానికి చక్కని వెన్ రేఖాచిత్రం ఉంది ఈ సీరియల్ ట్రాన్సాక్షన్ లు ఉన్నాయి ఇది వరుస క్రమం ఇప్పుడు అది వరుస క్రమం అయితే దీనిని కూడా ఆలోచించవచ్చు ఈ విషయాలు కఠినంగా ఉంటాయి వరుస క్రమం ట్రాన్సాక్షన్ లు కఠినంగా ఉంటాయి కానీ ఇతర షెడ్యూల్ కూడా ఉన్నాయి అవి కూడా కఠినమైనవి కానీ వరుస క్రమం కాదు అప్పుడు క్యాస్కేడ్లెస్ షెడ్యూల్లు ఉన్నాయి అంటే ప్రతి కఠినమైనది సాధారణంగా క్యాస్కేడ్లెస్ కానీ ఇతర మార్గం కాదు మరియు చివరకు తిరిగి పొందగలిగే షెడ్యూల్లు ఉన్నాయి కాబట్టి అది మంచి వెన్ రేఖాచిత్రం అనిపిస్తుంది ఇప్పుడు మనం సీరియలైజేబిలిటీ అనే కాన్సెప్ట్కి తిరిగి వెళ్లి మనం రాయగలిగితే వెన్ రేఖాచిత్రాన్ని పునరావృతం చేస్తే మనం కూడా అలాంటి వెన్ రేఖాచిత్రాన్ని తయారు చేయవచ్చు అది వరుస క్రమం అయితే అంటే ఇది కూడా సంఘర్షణ సీరియలైజ్ చేయదగినది అయితే వాస్తవానికి ఇతర సంఘర్షణ సీరియలైజ్ చేయదగిన షెడ్యూల్లు ఉన్నాయి అవి కఠినమైనవి కావు మరియు ప్రతి సంఘర్షణ సీరియలైజ్ చేయదగిన షెడ్యూల్ కూడా సీరియలైజ్ చేయదగినది కానీ మరో వైపు కాదు మనం మళ్లీ ఇలాంటి మరొక వెన్ రేఖాచిత్రం గురించి తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇవి రెండు వెన్ రేఖాచిత్రాలు నేను వాటిని చాలా త్వరగా సంక్షిప్తీకరిస్తాను మరియు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నదాన్ని వ్రాస్తాను ఈ సీరియల్ షెడ్యూల్ S అని అనుకుందాం ఇప్పుడు అది మీ S అవుతుంది ముఖ్యంగా నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే రెకావేరబిలిటీ మరియు సీరియలిజాబిలిటీ మధ్య సంబంధం ఏమిటి మరియు ఇక్కడ అది చూపే వెన్ రేఖాచిత్రం అనుకుందాం కనుక ఇది మీకు సంఘర్షణ సీరియలైజ్ అని చెప్పండి అప్పుడు ఇది మీ వీక్షణ సీరియల్గా చెప్పబడుతుందని అనుకుందాం అప్పుడు కఠినమైన షెడ్యూల్లు ఉండవచ్చు ఇది కఠినమైనది అంటే కఠినమైన షెడ్యూల్లు ఉన్నాయి కానీ సీరియలైజ్ చేయదగినవి కావు సంఘర్షణ సీరియలైజ్ చేయబడవు అప్పుడు కఠినమైన షెడ్యూల్ ఉండవచ్చు అవి సీరియల్ చేయదగినవి కానీ సంఘర్షణ సీరియలైజ్ చేయబడవు అప్పుడు కఠినమైన షెడ్యూల్లు ఉన్నాయి అవి సంఘర్షణ సీరియలైజ్ చేయదగినవి మరియు దీని అర్థం సీరియలైజ్ చేయదగినవి కానీ కఠినమైనవి కావు మరియు కఠినమైనది మరియు తరువాత ఈ క్యాస్కేడ్లెస్ ఉండవచ్చు మరియు చివరకు తిరిగి పొందవచ్చు దీన్ని పూర్తి చేయడానికి స్పష్టంగా సాధ్యమయ్యే అన్ని కలయికలు ఉన్నాయి మరియు సాధారణంగా ఇది షెడ్యూల్ల మొత్తం ప్రదేశం మరియు కొన్ని షెడ్యూల్లు ఉన్నాయి అవి సీరియల్ చేయలేనివి మరియు తిరిగి పొందలేనివి ఇక్కడ ఆసక్తికరమైన భాగం ఏమిటంటే సీరియలైజేబిలిటీ మరియు రికవరబిలిటీ స్పష్టం గా ఉన్న ఏవైనా భాగాలలో షెడ్యూల్లు కు దారి తీయవచ్చు అందువల్ల రికవరబిలిటీ సీరియలైజేబిలిటీకి స్వతంత్రంగా ఉంటుంది షెడ్యూల్ రికవరీ చేయబడిందా లేదా అనేది షెడ్యూల్ సీరియల్ చేయాలా వద్దా అనే దాని గురించి ఏమీ చెప్పదు మరియు దీనికి విపర్యం స్పష్టంగా మీరు వారందరికీ ఉదాహరణను కనుగొనవచ్చు మరియు అది మంచి ఆలోచన ఉదాహరణ లేదా మీరు చేయగలిగేది ఏదైనా ఉంటే అది మీరు చేయగలిగే చక్కని హోంవర్క్ ఈ విషయాలలో ఒకదానిని అనుసరించే షెడ్యూల్ల ఉదాహరణలను మనం పొందవచ్చు మరియు మరొకటి కాదు వెన్ రేఖాచిత్రం యొక్క అన్ని భాగాలన్నింటికీ మీరు ఉదాహరణ ను పొందవచ్చు అది షెడ్యూల్లలో మాడ్యూల్ను పూర్తి చేస్తుంది మరియు మేము తదుపరి మాడ్యూల్లోని ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్లను ప్రారంభిస్తాము